లెక్చర్ నెంబరు 11 NPTEL ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్సుకు స్వాగతం బయో రియాక్టర్లు చివరి ఉపన్యాసంలో మేము ఒక సమస్య ఒక ప్రాక్టీస్ సమస్య 3 1 కేటాయించాము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం దీనిని పరిష్కరిద్దాం సమస్య ను చదివారు ఒక బ్యాచ్ బయోరియాక్టర్ లో ఇనాక్యులేషన్ తరువాత గాఢత లీటరుకు 0 5 గ్రాములు లాగ్ ఫేజ్ సాధారణంగా ఈ పరిస్థితుల్లో 20 నిమిషాలపాటు ఉంటుంది లాగ్ ఫేజ్ యొక్క ప్రారంభంలో లాగ్ ఫేజ్ యొక్క ప్రారంభం ఇన్ నోయులేషన్ తరువాత ఎ ఎ లీటరుకు 4 గ్రాములకు చేరుకోవడానికి పట్టే సమయాన్ని అంచనా వేయండి ఈ పరిస్థితుల్లో ఈ జీవి యొక్క నిర్ధిష్ట ఎదుగుదల రేటు 0 5 గంటల విలోమం మరియు లాగ్ ఫేజ్ లో కణ గాఢత రెట్టింపు చేయడానికి పట్టే సమయం ఎంత అందువల్ల మనం ద్రావణాన్ని చూద్దాం మొదట దీనిని గరిష్టం చేద్దాం మరియు ద్రావణాన్ని చూడటం ప్రారంభించండి క్లోజ్ ఎండ్ సమస్యల పరిష్కారం కొరకు ఏది అవసరం అనే దాని కొరకు మేం అవే ప్రశ్నలను అడుగుతాం ఇక్కడ అవసరం ఏమిటంటే పార్ట్ ఎ లో బ్యాచ్ గ్రోత్ లో ప్రతి లీటరుకు 4 గ్రాములకు చేరుకోవడానికి పట్టే సమయం తెలిసిన లేదా ఇవ్వబడ్డ ఇనోక్యులేషన్ తరువాత సెల్ గాఢత లీటరుకు 0 5 గ్రాములు అందువల్ల ఇది x కాదు మనం ల్యాగ్ దశలో కణ గాఢతలో పెద్దగా మార్పు లేదని మనం ఊహిస్తున్నాం అందువల్ల లాగ్ ఫేజ్ యొక్క ప్రారంభంలో ఘటగాఢత కూడా 0 5 గ్రాములుగా తీసుకోబడుతుంది లాగ్ ఫేజ్ లో నిర్ధిష్ట వృద్ధి రేటు 0 5 గంటల విలోమాన్ని ఇస్తుంది దీనిని మనం ఒక స్థిరాంకం వలే తీసుకుంటున్నాం ల్యాగ్ ఫేజ్ 20 నిమిషాలు ఇది t సున్నా మరియు తెలిసిన విషయాలు కాబట్టి మనకు ఏది అవసరమో ఏది ఇవ్వబడిందో ఏది ఇవ్వబడిందో మనం చూశాం ఇప్పుడు తెలిసిన దానితో ఏమి అవసరం అవుతుంది గత ఉపన్యాసంలో బ్యాచ్ ఎదుగుదలలో ఘటం గాఢత మరియు సమయం గురించి సమీకరణాన్ని మనం ఇప్పటికే పొందాం సమీకరణం 1 బై mu ln of x కాదు ప్లస్ సున్నా సమానం కాబట్టి ఇక్కడ సమయం అవసరం 1ln xx0t0t తెలిసిన విలువలను మనం ప్రతిక్షేపిస్తే మనకు 1 బై 0 5 mu mu స్థిరంగా 0 5 గంటల విలోమం ln 4 బై 0 5 ప్లస్ 20 నిమిషాలు మరియు మన నిర్దిష్ట వృద్ధి రేటు గంట విలోమంలో ఉంది అందువల్ల మనం ఒక స్థిరమైన యూనిట్ లతో పనిచేయాల్సి ఉంటుంది మరోవిధంగా చెప్పాలంటే ఈ ప్రతి పదాల యొక్క యూనిట్ లు విధిగా ఒకేవిధంగా ఉండాలి ఒకవేళ మనం దానిని చెక్ చేసినట్లయితే మనం 20 నిమిషాలను గంటలుగా మార్చాల్సి ఉంటుంది అందువల్ల 60 20 నిమిషాలతో గంటకు 60 నిమిషాలచొప్పున 1 మూడో గంట ఇది అవసరమైన సమయానికి సమానం యూనిట్ లో స్థిరత్వం కొరకు మనం చెక్ చేశాం ప్రతి పదానికి ఒకే యూనిట్ సిస్టమ్ ఉంటుంది మరియు 20 బై 60 కొరకు మనం చూశాం ప్రతి పదం యొక్క ప్రమాణాలను ఒక సమీకరణంలో చెక్ చేయడం మరియు అది ఒకేవిధంగా ఉండేలా చూడటం ఎల్లప్పుడూ మంచిది ఈ ఎడమచేతి వైపు ను మనం లెక్కిస్తే మనకు t 4 49 గంటలు లేదా 269 3 నిమిషాలు సమానం అవుతుంది 10 5ln 40 3 నిమిషాలు అందువల్ల ఇది ఒక భాగం ఒక లీటరుకు 4 గ్రాముల గాఢతను చేరుకోవడానికి పట్టే సమయం ఒక లీటరుకు 0 5 గ్రాముల గాఢత తో ప్రారంభం అవుతుంది అప్పుడు ఒక నిర్దిష్ట పెరుగుదల రేటు 0 5 గంటల విలోమం పార్ట్ బి కి ఏం కావాలి లాగ్ ఫేజ్ లో ఘటం గాఢత రెట్టింపు చేసే సమయం ఏది తెలుసు లేదా ఇవ్వబడుతుంది మన పదజాలానికి అనుగుణంగా రాసిన ఈ పదం x కు రెండు రెట్లు సమానం అవుతుంది నిర్ధిష్ట వృద్ధి రేటు 0 5 గంటల విలోమమైనది మరియు ఏది ఇవ్వబడ్డదానికి అవసరమైన దానిని ఏవిధంగా కనెక్ట్ చేస్తుంది మేము కేవలం లాగ్ ఫేజ్ పై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాం కాబట్టి ల్యాగ్ సమయం ఇక్కడ నిజంగా అప్రస్తుతం దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందువల్ల 1 బై mu ln of x బై x అనేది t తో సమానం మనం ప్లస్ కాదు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది వాస్తవానికి బ్యాచ్ యొక్క ప్రారంభం నుంచి సమయం కాబట్టి మేము ఇక్కడ లాగ్ ఫేజ్ మాత్రమే కేంద్రీకరించాము మేము తెలిసిన వేరియబుల్స్ 1 ని మ్యూ ద్వారా భర్తీ చేస్తే ఇక్కడ x యొక్క ఆవశ్యకత 2 x కాదు x కాదు x కాదు ఇది రద్దు కాదు ఇది ln 2 అందువల్ల ln 2 by 0 5 t ln 2 అనేది 0 5 ln 2 0 6 0 693 0 693 గుర్తుంచుకోవడానికి ఇది ఒక మంచి సంఖ్య అంటే అది 1 39 గంటలకు సమానం అవుతుంది 1ln xx0t 10 5ln 2x0x0t 10 5ln 2t 10 39 గంటలు ఇది ఒక ముక్కుసూటి పరిష్కారం మీలో చాలామంది దీనిని పొంది ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను మరియు ప్రాక్టీస్ తో మేం మరింత మెరుగ్గా మారతాం ఈ ఉపన్యాసాన్ని మనం ఆపేయగలమనుకుంటున్నాను ఇది ఒక చిన్న ఉపన్యాసం సమస్యయొక్క పరిష్కారాన్ని చూసే ఒక చిన్న ఉపన్యాసం తరువాత లెక్చర్ ప్రారంభించినప్పుడు మనం మాడ్యూల్ 3ని ముందుకు తీసుకెళతాం అప్పుడు మీరు చూడండి